ఈ NPTEL ఉపన్యాసానికి స్వాగతం రెండు రకాల కరెంట్లు ఎలక్ట్రిక్ కరెంట్స్ మరియు మాగ్నెటిక్ కరెంట్స్ఉన్నప్పుడు సొల్యూషన్ ఆఫ్ రేడియేటెడ్ ఫీల్డ్స్ అనే మా చర్చను కొనసాగిస్తున్నాము కాబట్టి నేను ఇప్పుడు సమస్య యొక్క ఈ జ్యామితిని మళ్ళీ వ్రాస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఫార్ ఫీల్డ్ ని అంచనా వేస్తాను ఈ జ్యామితిని మీరు చాలాసార్లు చూశారు కానీ ఇది సాధారణీకరించిన విషయం కనుక ఇది నా సర్ఫేస్ S ని నేను తిరిగి గీస్తున్నాను ఇది మేము ఫీల్డ్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ లో మాట్లాడుకున్నాము ఇక్కడ సోర్సెస్ Js కావచ్చుMs లు కావచ్చు నేను ఇక్కడ చూపించడం లేదు కానీ రెక్టాంగ్యులర్ కోఆర్డినేట్లో ఉన్న ఈ పాయింట్ xyz పొటెన్షియల్ మరియు నేను ఫార్ ఫీల్డ్ లో గమనిస్తున్నాను ఈ సోర్స్ యొక్క వ్యాసార్థం వెక్టర్ r' అని నేను చెప్పగలను మరియు అబ్సర్వేషన్ పాయింట్ వద్ద ఉన్న సోర్స్ కేంద్రం నుండి అబ్సర్వేషన్ పాయింట్ P వరకు వ్యాసార్థం వెక్టర్ R ఉంది కాబట్టి ఈ పాయింట్లన్నీ P నాకు r ఉంది ఇప్పుడు నేను నా y ప్లేన్ ని ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు ఈ కోణం φ' ఈ పాయింట్ అంచనా మరియు అదేవిధంగా ఈ పాయింట్ ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు ఈ కోణం φ అవుతుంది మరియు నేను ఘన కోణం పరంగా చెప్పగలను ఈ కోణం నాకు ψ అని తెలియజేయండి ఇది r మరియు r' మధ్యలో ఈ కోణం అని నేను చెప్పగలను ఈ కోణం θ' మరియు ఈ కోణం θ మొదలైనవి ఇది నా జ్యామితి ఇప్పుడు A అంటే ఏమిటి A μ4π∬Jse jkIRIIRI ds' కు సమానం

ఇప్పుడు ఇది ఒకటి నేను కూడా వ్రాయగలను ఇప్పుడుఫార్ ఫీల్డ్ అసంప్షన్లు R అనేది r r cosψ కి సమానమని మీకు తెలుసు ఇది ఫేజ్ టర్మ్స్ కోసం మరియు ఆమ్ప్లిట్యూడ్ టర్మ్స్ కు R⋍ r కి సమానం కాబట్టి నేను ఇక్కడ ఉంచినట్లయితే ఆ ఫార్ ఫీల్డ్ అప్ప్రోక్సిమేషన్ ను నేను వ్రాయగలను అది μ4πre jkrrN అవుతుంది ఇక్కడ N అంటే ఏమిటి ఈ N ఒక వెక్టర్N ∬Js ejkrcosψ ds ఇది ఒక సంక్షిప్తలిపి ఆ ఇంటిగ్రల్ ను వ్రాయడానికి బదులుగా నేను ఆ ఇంటిగ్రల్ ను గ్రహిస్తున్నాను ఇది సాధారణమని మీరు చూస్తారు ఈ సైడ్ సోర్స్ క్వాంటిటీ లేదా ప్రైమ్ క్వాంటిటీలు లేవు కాబట్టి నేను ప్రైమ్ క్వాంటిటీలు మరియు అన్ప్రైమ్ క్వాంటిటీలను వేరు చేసాను ఇది సాధారణ విషయం ఇది N ఇవి అన్ని సోర్స్ క్వాంటిటీలు అదేవిధంగా F అంటే ఏమిటి అది కూడా నేను వ్రాయగలను

F అనేది ఫార్ ఫీల్డ్ అప్ప్రోక్సిమేషన్ గా ఉంటుంది ∊4πre jkrrL ఇది ఇక్కడ L అనేది M s

ఇప్పుడు నేను దీనిని ఇక్కడ వదిలివేస్తున్నాను ఫార్ ఫీల్డ్ లో మాగ్నెటిక్ వెక్టర్ పొటెన్షియల్ యొక్క విలక్షణ స్వభావం ఏమిటో చూద్దాము వాస్తవానికి ఇది మేము నిరూపించలేదు కానీ కరెంట్ ఎలిమెంట్ లో మేము దానిని ఉద్భవించాము మరియు ఆ సమయంలో మేము అన్ని యాంటెన్నాల కోసం సాధారణీకరించాము కానీ ఈ రోజు మేము దానికి కొంత కరెక్షన్ చేస్తాము నేను ఫైనైట్ డైమెన్షన్ సాధారణ యాంటెన్నా ని కలిగి ఉంటే దయచేసి ఈ ఫైనైట్ డైమెన్షన్ కాదు ఇన్ఫైనైట్ డైమెన్షన్ ఉంటే ఇంకేదో ఉంది ప్రత్యేకించి యాంటెన్నా యొక్క ఒక నిర్దిష్ట రకము యొక్క విశ్లేషణ చాలాసార్లు ప్రారంభమైనప్పుడు మేము ఒక దిశలో ఇన్ఫైనైట్ డైమెన్షన్ తో ప్రారంభిస్తాము ఆ సమయంలో వాటిని ఎలా పరిష్కరించాలో మార్గాలు ఉన్నాయి నేను ఫైనైట్ డైమెన్షన్ యాంటెన్నా కలిగి ఉంటే అది స్పెరికల్ వేవ్ లను ప్రసరిస్తుంది మరియు నేను చెబుతున్నది అన్ని స్పెరికల్ వేవ్ లకు వర్తిస్తుంది ఈ స్పెరికల్ వేవ్ ల కోసం ∇2Ak2A μJ వెక్టర్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణానికి ఒక సాధారణ పరిష్కారం కోఆర్డినేట్ ట్రాన్స్ఫర్మేషన్ నుండి స్పెరికల్ కోఆర్డినేట్ ట్రాన్స్ఫర్మేషన్ మార్చడం ద్వారా మనం ఇలా వ్రాయవచ్చు

ప్రతి భాగంలో r యొక్క ఆమ్ప్లిట్యూడ్ వైవిధ్యం అంటే Ar Aθ మరియు Aφ స్వరూపమే ఆమ్ప్లిట్యూడ్ వైవిధ్యంలో ఇవి 1rn కి అనులోమానుపాతం లో ఉంటుంది ఇక్కడ n1 2 మొదలైనవి కావచ్చు అధిక ఆర్డర్ టర్మ్స్ 1rn టర్మ్ లను విస్మరించడం వలన ఫార్ ఫీల్డ్ లో r చాలా ఎక్కువగా ఉంటుంది మొదలైనవి మేము దీన్ని ఎల్లప్పుడూ ఇలా వ్రాయగలము కాబట్టి ఇది ఫార్ ఫీల్డ్ లో ఈ A ని ఎల్లప్పుడూ ఇలా వ్రాయవచ్చు

నేను ఏమి చేశాను వైవిధ్యం ఉన్న ఈ భాగాలన్నీ e jkrr రూపంలో ఉన్నాయని నేను చెప్తున్నాను ఎందుకంటే అవి స్పెరికల్ వేవ్ లను రేడియేట్ చేస్తున్నాయి అవి స్పెరికల్ వేవ్ లను రేడియేట్ చేయకపోతే ఇది వేరే విషయం అవుతుంది నేను అక్కడ r వైవిధ్యాన్ని వేరు చేయగలను కాబట్టి మిగిలి ఉన్నది θ φ వైవిధ్యం అందుకే నేను A'r A'θ A'φ గా వ్రాస్తున్నాను ఇప్పుడు దీనిని నిరూపించవచ్చు మేము రుజువు చేయడం లేదు ఫార్ ఫీల్డ్ లో మనం ఇలా వ్రాయగలిగే ఈ మొత్తం విషయం ఇదే అని మేము తీసుకుంటున్నాము మేము దీనిని ఈ సమీకరణంలో ఉంచితే ఈ సమీకరణాన్ని మనం ఇప్పటికే కనుగొన్నాము A నుండి E ను ఎలా పొందాలి ఆ సమీకరణం EA jwA jwμ∊ అసలు ఆ సమయంలో నేను ఈ రూపం ఫార్ ఫీల్డ్ అంచనాకు మంచిది అని చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ పొందిన ఈ సమీకరణం ఉంటే దానిని ఇక్కడ ఉంచినట్లయితే మీరు ఈ ఆపరేషన్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం గుణకారం అవుతుంది మీరు ఈ ఆపరేషన్ చేస్తారు మరియు మనకు లభించే ఈ ఫలితం గొప్పదని మీరు చూస్తారు కాబట్టి మేము ఈ డైవర్జెన్స్ ఆపరేషన్ను A పై ఒకసారి చేసి ఇక్కడ ఉంచాము మరియు 1r టర్మ్స్ మరియు రేస్ టర్మ్స్ లను వేరు చేస్తాము

కాబట్టి ఫార్ ఫీల్డ్ లో ఏదో ఉంది మరియు ఈ రేస్ టర్మ్స్ ఉన్నాయి వాటి విలువ ఎంత ఉన్నా అవి సున్నాగా పరిగణించబడుతాయి 1r టర్మ్ లో విశేషం ఏమిటంటే రేడియల్ భాగం సున్నా అవుతుంది ఇది ar ఇక్కడ వేరే ఫంక్షన్ a కాదు ఇది వాస్తవానికి 0 అని చెప్పగలను ఎందుకంటే ఇది ఆపరేషన్ యొక్క ఈ డైవర్జెన్స్ యొక్క గ్రేడియంట్ ను ఇస్తుంది మరియు ఈ A అవి ఒకదానికొకటి ఈ భాగాన్ని రద్దు చేస్తాయి కాబట్టి ఇది ఒక ప్రాపర్టీ ఏదైనా యాంటెన్నా ఫార్ ఫీల్డ్ లో స్పెరికల్ వేవ్ ని రేడియేట్ చేస్తే 1r రకం ఫీల్డ్స్ కి రేడియల్ భాగం 0 కి వెళుతుంది మిగతావాటికి అది వెళ్ళకపోవచ్చు కానీ ఇది ఫార్ ఫీల్డ్ లో ఉన్నందున ఈ టర్మ్స్ చాలా తక్కువగా ఉంటాయి మరియు రేడియల్ భాగాలు ఉండవు కాబట్టి θ φ భాగం మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఈ విషయం మనం చూసిన యాంటెన్నాల విషయంలో కరెంట్ ఎలిమెంట్ విషయంలో వివరించాము వాస్తవానికి ఇది రుజువు ఈ మాథమెటికల్ ఆపరేషన్ దీని వెనుక ఉంది ఆ సమయంలో కూడా చెప్పి ఉండవచ్చు మీకు అర్థమైఉండవచ్చు కానీ ఏదైనా ఫైనైట్ డైమెన్షన్ యాంటెన్నా ద్వారా వెలువడే అన్ని స్పెరికల్ వేవ్ లకు ఇది సాధారణ లక్షణం కాబట్టి అదేవిధంగా మాగ్నెటిక్ ఫీల్డ్ కి ఏమి జరుగుతుందో కూడా మనం చూడవచ్చు మాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తీకరణ A కి ఫార్ ఫీల్డ్ అప్ప్రోక్సిమేషన్ ఉంది కాబట్టి మేము దానిని ప్రతిక్షేపిస్తే 1r టర్మ్స్ అవి ఈ రూపంలో ఉంటాయి 1r2 తరువాత 1r3 మొదలైనవి ఇప్పుడు ఈ టర్మ్స్ విస్మరించబడుతాయి ఇక్కడ కూడా మేము మాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏ రేడియల్ భాగంలేదని చూస్తాము ఇక్కడ θ φ భాగాలు కలిగి ఉండవచ్చు ఈ సందర్భంలో ఈ భాగం Aθ వంటిది రేడియేటెడ్ ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫార్ ఫీల్డ్స్లో θ మరియు φ భాగం మాత్రమే ఉన్నాయని మేము చెప్పగలం కాబట్టి ఇప్పుడు ఫార్ ఫీల్డ్స్లో మనం చూసిన వాటిని సంగ్రహించే సమయం ఆసన్నమైనది కాబట్టి ఫైనైట్ డైమెన్షన్ యాంటెన్నా రేడియేటెడ్ స్పెరికల్ వేవ్ ల కోసం ఫార్ ఫీల్డ్ ప్రాంతంలోమనకు Er విలువ సున్నా అవుతుంది Eθ ని Eθ ≃ jwAθ మరియు Eφ≃ jwAφ గా అంచనా వేయవచ్చు దీని నుండి నేను EA ≃ jwA అని వ్రాయగలను కానీ గుర్తుంచుకోండి అందుకే ఇది ఎల్లప్పుడూ θ మరియు φ భాగాల కోసం మాత్రమే అని ఇక్కడ వ్రాస్తాము Er ≃0 కాబట్టి మేము దీనిని ఇలా వ్రాస్తున్నాము Er ≃0 అవుతుంది కానీ ఈ సంబంధం θ φ భాగాల కోసం మాత్రమే మీరు ఇలా వ్రాయగలరు అదేవిధంగా Hr ≃0 Hθ≃jwղAφ Eφղ తప్ప మరొకటి కాదు η హోమోజీనియస్ మీడియం యొక్క ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ ఉంది మళ్ళీ వీటి ఆధారంగా ఫార్ ఫీల్డ్ లో HA≃ar x EAղ jwղ arxA లాగా ఉంటుందని మేము చెప్పగలము మీరు A పరంగా తీసుకుంటే θ φ భాగాల కోసం ఇది గుర్తుంచుకోవడానికి మాత్రమే జ్ఞాపకం ఆ తరహాలోనే మాగ్నెటిక్ కరెంట్ సోర్స్ M వలన ఫార్ జోన్ ఫీల్డ్స్ లను Hr గా వ్రాయవచ్చు అది Hr ≃ 0

ఇక్కడ నుండి నేను HF jwF కి సమానం అని చెప్పగలను θ మరియు φ భాగాలకు మాత్రమే

మళ్ళీ నేను EF η ar xHF లేదా మీరు F పరంగా అది j wη ar x F మళ్ళీ θ మరియు φ భాగాలు మాత్రమే కాబట్టి రెండు సందర్భాల్లోనూ ఫార్ E మరియు H భాగాలు ఒకదానికొకటి ఆర్తోగోనల్ మరియు TM నుండి r రకం ఫీల్డ్స్ ను ఏర్పరుస్తాయి దీని అర్థం ఫార్ ఫీల్డ్ లో నేను చాలా సార్లు మాట్లాడిన స్పెక్ట్రం నాకు ఉంది కానీ మనకు TM నుండి r వరకు ఉందని రుజువు ఇది అంటే r అనేది అబ్సర్వేషన్ పాయింట్ మరియు ప్రోపగేషన్ డైరెక్షన్ కాబట్టి అక్కడ TM నుండి ఫీల్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ విషయంతో మనం N మరియు L వెక్టర్లను పరిచయం చేయవచ్చు ఈ పరిష్కారాల నుండి పరిచయం చేశాను కాబట్టి ఈ L మరియు N ఈ జ్యామితి నుండి మేము ఇప్పుడు వాటిని పరిచయం చేస్తాము ఎందుకంటే ఆ ఇంటిగ్రల్ ఇంకా చేయవలసి ఉంది ఎందుకంటే A మరియు F ఆ ఇంటిగ్రల్ లను కలిగి ఉంటాయి ప్రస్తుతం మనం మళ్ళీ వ్రాస్తాము ఫీల్డ్స్ ఏమిటి అని

Eθ ఏమిటి

మీరు ఇప్పటికే jwre jkr4πr Nθ η∊ e jkr4πrLφ je jkr4πrwμNθwη∊Lφ అవుతుందని చూశారు అది je jkr4πrkηNθ k Lφ jke jkr4πrLφ ηNθ అవుతుంది దాని అర్థం ఏమిటంటే నాకు ఈ భాగం మాత్రమే ఉంది నేను Lφ మరియు Nθ లను కనుక్కొని Eθ ను లెక్కిస్తాను అదేవిధంగా Eφ≃ φ φ jwAφ jwηFθ jwAφηFθjke jkr4πrLθ ηNφ గా రాస్తున్నాను అలాగే Hθ θ θ jwη Aφ jwFθ je jkr4πrkNφ kLθη కాబట్టి మేము అలా సర్దుబాటు చేస్తే దానిని బయటకు తీయవచ్చు అప్పుడు Hθje jkr4πrkNφ kLθηjke jkr4πrNφ Lθη అవుతుంది చివరిది Hφ φ φ చివరి వ్యక్తీకరణ jke jkr4πrNθηLφ అవుతుంది కాబట్టి ప్రాథమికంగా ఇది మనకు తెలిసిన ఇతర ఫీల్డ్ లను చూపిస్తుంది ఈ N మరియు L రెండు వెక్టర్స్ లకు మాత్రమే మనం వాటి భాగాలను అంచనా వేయాలి ఇప్పుడు దాని కోసం సరళీకరణ చూద్దాం N అంటే ఏమిటి

ఇది మన N మరియు L కాబట్టి రెక్టాంగ్యులర్ కోఆర్డినేట్ నేను దానిని విస్తరించాను

ఇప్పుడు మీ అందరికీ ఇది తెలుసునని నేను భావిస్తున్నాను a x a y a z 3x1 sinθ cosφ sinθ sinφ cosθ cosθcosφ cosθsinφ sinθ sinφ cosφ 03x3 ar aθ aφ3x1 కాబట్టి ax ను ar aθ aφ పరంగా విస్తరించవచ్చు మనం దానిని ప్రతిక్షేపిస్తే Nθ ∬Jx cosθ cosφ Jy cosθ sinφ Jz sinθ ejkr'cosψ ds పొందుతాము

అవుతుంది మరియు Lφ ∬ Mx sinφ My cosφ ejkr'cosψ ds అవుతుంది ఇప్పుడు ఈ భాగాన్ని నేను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది r'cosψ ను వెక్టర్ రూపంలో మరియు సోర్స్ కోఆర్డినేట్ పరంగా మనం వ్రాయాలి దాని కోసం నేను ఏమి చేయగలను నేను r'cosψ r dot ar అని వ్రాయగలను కాని ఇది మీరు సులభంగా చూడగలరు కాబట్టి సర్ఫేస్ x y ప్లేన్ లో ఉంటే అంటే z0 అయితే అప్పుడు r'cosψ axx'ayy' axsinθcosφaysinθ sinφazcosθ అవుతుంది ఇది xsinθcosφy'sinθsinφ అవుతుంది x y ప్లేన్ లో dsdxdy అవుతుంది ఇది ఇప్పుడు ప్రత్యేక సందర్భాల్లో పరిష్కరించబడుతుంది మరియు మీరు తరువాతి ఉపన్యాసంలో చూసే ఉదాహరణల నుండి మీరు ఫార్ ఫీల్డ్ లను సులభంగా అంచనా వేయవచ్చు ధన్యవాదాలు